మొదటి ప్రశ్నలో కరెంటు సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన పవర్ ని లెక్కించమని అడిగారు మరియు ఇక్కడ ముఖ్యంగా కేవలం ఒక కరెంటు సోర్స్ మాత్రమే ఉంది కాబట్టి వోల్టేజ్ కనుగొనాలి తద్వారా పంపిణీ చేసిన పవర్ తెలుసుకోవచ్చు సాధారణంగా ఒక సర్క్యూట్లో కరెంట్ సోర్స్ ను కలిగి ఉంటే కరెంటు సోర్స్ పవర్ ను గ్రహిస్తుంది లేదా పవర్ పంపిణీ చేస్తుంది అని పరిగనిద్దాం కానీ కరెంట్ సోర్స్ సర్క్యూట్ పవర్ యొక్క ఏకైక సోర్స్ అయితే అది పవర్ ని పంపిణీ చేయాలి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇతర ఎలెమెంట్స్ అన్ని రెసిస్టర్లు ఇవి పవర్ ని మాత్రమే వెదజల్లుతుంది కాబట్టి కరెంట్ సోర్స్ పవర్ ని పంపిణీ చేయవలసి ఉంటుంది మరియు పంపిణీ చేయబడిన పవర్ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ లో మనకు 1 కిలో Ω మరియు 3 కిలో Ω సిరీస్ లో ఉన్నాయివాటిని కలిపితే మనకు 4 కిలో Ω వస్తుంది ఆపై 4 కిలో Ω మరియు 1 కిలో Ω సమాంతరంగా ఉన్నాయి మరియు తద్వారా 0 8 కిలోΩ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు 5 మిల్లీ ఆంప్ అనేది 0 8 కిలో ఓం ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి ఈ పొలారిటీ తో వోల్టేజ్ 4 వోల్ట్లు ఉంటుంది ఇప్పుడు ఈ పొలారిటీ 4 వోల్ట్లను తీసుకుంటే మరియు కరెంటు పాసివ్ సైన్ కన్వెన్షన్ కు అనుగుణంగా ఉంటే ఈ కరెంట్ 5 మిల్లీ ఆంపియర్ అవుతుంది కాబట్టి కరెంట్ సోర్స్ కి పంపిణీ చేయబడిన పవర్ లేదా కరెంట్ సోర్స్ ద్వారా గ్రహించిన పవర్ అనేది 20 మిల్లీ వాట్లకు సమానం అంటే అది 5 మిల్లియాంప్స్4 వోల్ట్లు వాస్తవానికి కరెంటు సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన పవర్ కనుగొనమని అడిగారు ఇది కరెంట్ సోర్స్ ద్వారా గ్రహించబడిన వాటికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి పవర్ ను పంపిణీ ని లెక్కించి నట్లయితే అది 20 మిల్లీ వాట్స్ అవుతుంది మరియు ఇక్కడ చెప్పినట్లుగా సర్క్యూట్లో ఒకే ఎనర్జీ సోర్స్ ఉంటే అది సానుకూల పవర్ ని అందిస్తుంది లేదా అది ప్రతికూల పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి సమాధానం 20 మళ్ళీ ఈ సూచనలను చదవండి మిల్లీ వాట్స్లో పవర్ ని ఇవ్వమని అడిగారు రెండవ ప్రశ్న ఇది మళ్ళీ ఎనర్జీ కి సంబంధించినది కాబట్టి ఇక్కడ కొంత నెట్వర్క్ ఉంది కొన్ని సుర్క్యూట్లు ఉన్నాయి మరియు ఇది 5 వోల్టుల సోర్స్ ద్వారా నడపబడేటపుడు 1 నిమిషంలో 1 2 జూల్స్ ఎనర్జీ ని అందిస్తుంది మరియు ఈ సర్క్యూట్ రెసిస్టర్లను మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టిఇది 5 వోల్ట్స్ సోర్స్ అంతటా అనుసంధానించబడిన కొన్ని రెసిస్టర్ల లాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 5 వోల్ట్లు ఉన్నాయి మరియు ఈ రెండింటి మధ్య కొంత R ఉంది అనగా A మరియు B ల మధ్య కొంత సమానమైన రెసిస్టన్స్ ఉంది 60 సెకన్ల వ్యవధిలో 1 2 జూల్స్ ఎనర్జీ గ్రహించబడుతుంది కాబట్టి ఇది 60 సెకన్లలో 1200 మిల్లీ జూల్స్ అనగా 120060 20 మిల్లీ వాట్లను ఇస్తుంది మరియు అది 5V2 R కాబట్టి R 25 20 కాబట్టి ఇది కిలో Ω లలో ఉండాలి కాబట్టి 1 25 కిలో Ω ను వస్తుంది కాబట్టి రెండవ సర్క్యూట్లో 1 25 కిలో Ω అంతటా 12 5 వోల్ట్లు ఉన్నాయి తద్వారా 10 మిల్లీ ఆంప్ కరెంట్ అపసవ్య దిశలో ప్రవహిస్తుంది కాబట్టి I1 ఈ దిశకు వ్యతిరేకం కాబట్టి I1 10 మిల్లియాంప్స్ కాబట్టి ఈ సందర్భంలో పవర్ లేదా ఎనర్జీ గురించి కొంత సమాచారం ఇచ్చారు దాని నుండి రెసిస్టెన్స్ ను లెక్కించవచ్చు రెండవ భాగం నేరుగా ముందుకు ఉంటుంది అనగా రెసిస్టన్స్ నుండి మరియు ఇచ్చిన వోల్టేజ్ నుండి కరెంట్ను లెక్కిస్తారు మూడవ ప్రశ్న కరెంటు ను కరెంట్ సోర్స్ కెపాసిటర్లోకి ప్రవహింపచేస్తుంది మరియు కెపాసిటర్ ప్రారంభంలో డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి కొంతకాలం తర్వాత కెపాసిటర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ ని కనుగొనమని అడిగారు కెపాసిటర్లో నిల్వ చేయబడిన ఎనర్జీ 12CV2 ఉంటుంది కాబట్టి t4 మిల్లీసెకన్ల వద్ద కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ని లెక్కించాలి కాబట్టి మీరు ఇంతకు ముందు ఈ రకమైన సమస్యలు చాలాసార్లు పరిష్కరించారు కెపాసిటర్ల వోల్టేజ్ ఈ కాల వ్యవధికి ఇంటెగ్రల్ గా ఉంటుంది అని తెలుసు అనగా1c04i dtVc ఇక్కడ V c అనేది 0 అవుతుంది పై ఇంటెగ్రల్ వైశాల్యం 3 మిల్లీసెకన్ల 1 మిల్లీ యాప్ 1 మైక్రో ఫారడ్ కెపాసిటన్స్ 3 వోల్ట్స్ ను ఇస్తుంది మరియు కెపాసిటర్లో నిల్వ చేయబడిన శక్తి12CV2ఇది 12 మైక్రో ఫరాడ్ 3V24 5 మైక్రో జూల్స్ ను ఇస్తుంది కాబట్టి దయచేసి ఇక్కడ సరైన స్కేలింగ్ కారకాలను ఉపయోగించండి ఆపై సమాధానం లబిస్తుంది మైక్రో జూల్స్లో సమాధానం ఇవ్వాలి కాబట్టి సమాధానం 4 తరువాతి ప్రశ్న ఒక ఇండక్టర్ ఉంది ఇది t 0 వద్ద కరెంట్ 0 గా ఉంటుంది మరియు మీకు ఇండక్టర్ కి సమాంతరంగా వోల్టేజ్ సోర్స్ ఉంది మరియు కరెంట్ సోర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే మీకు ఇండక్టర్ అంతటా 2 V వోల్టేజ్ మూలం ఉంది మీకు ఇక్కడ 2 వోల్ట్లు ఉన్నాయి మరియు ఇండక్టర్ కరెంట్ సరళంగా పెరుగుతుంది అని మొదట గ్రహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇండక్టర్ అంతటా స్థిరమైన వోల్టేజ్ ఉంటుంది ఇప్పుడు మిమల్ని లెక్కించమని అడిగినది ఏమిటంటే వోల్టేజ్ సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన ఎనర్జీ అనగా t 0 నుండి t 3 మిల్లి సెకన్ల వరకు కనుగొనమని అడిగారు కాబట్టి మీరు వోల్టేజ్ సోర్స్ నుండి ప్రవహించే కరెంట్ ను లెక్కించాలి మరియు మీకు కొంత కరెంటు i ఇవ్వబడింది మొదట మీరు ఇండక్టర్లోని కరెంట్ను లెక్కించాలి అనగా il మరియు వోల్టేజ్ సోర్స్ నుండి కరెంట్ ను iL i అని పిలుస్తారు కాబట్టి దీనిని లెక్కించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇండక్టర్ కి మొదట్లో 0 కరెంట్ ఉంది కాబట్టి ఇండక్టర్లోని కరెంట్ అనగా iL 11μH L t 2V dt 2 106t ఆంపియర్లను వస్తుంది కాబట్టి ఇండక్టర్ కరెంట్ ను ప్లాట్ చేస్తే అది సెకనుకు 2 106 లేదా 2A μs చొప్పున పెరుగుతుంది ఇప్పుడు అదే గ్రాఫ్లో ప్లాట్ చేస్తే అనగా x అక్షం పై మైక్రో సెకండ్ మరియు 1 2 మరియు 3 మైక్రో సెకన్లు ఉన్నాయి ఇక్కడ ఈ సంఖ్య ఇండక్టర్ కరెంట్ యొక్క వ్యక్తీకరణ అంటే t1 1 మైక్రో సెకండ్ వద్ద 2 ఆంపియర్ t 2 మైక్రో సెకన్లకు వద్ద 4 ఆంపియర్ మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఇండక్టర్ కరెంట్ కూడా అలా చేస్తుంది మరియు దాని వాలు 2A మైక్రోసెకండ్ మరియు వోల్టేజ్ సోర్స్ ద్వారా అందించబడిన కరెంట్ అనేది ఇండక్టర్ కరెంట్ మైనస్ ఈ i ఈ సమస్య యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మొదట మీరు ఇండక్టర్ కరెంట్ను సరిగ్గా లెక్కించగలరని నిర్ధారించుకోండి మరియు మీరు సాధారణ కిర్ఛాఫ్ కరెంట్ లా గణనలను కూడా చేయవచ్చు కాబట్టి చేయవలసింది ఈ ఎరుపు వక్రతను ఆకుపచ్చ రంగు నుండి తీసివేయడం కాబట్టి టైం 1 మైక్రో సెకండ్ వరకు కరెంట్ 0 అవుతుంది ఆ తర్వాత ఈ రెండింటి మధ్య వ్యత్యాసం సరళ రేఖ గా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ మూలం నుండి వచ్చే కరెంట్ i V అవుతుంది కాబట్టి కరెంట్ అనగా iv ను 2 వోల్టుల ద్వారా గుణించాలి మరియు దాని కింద ఉన్న ప్రాంతాన్ని ఇంటిగ్రేట్ చేయాలి ఇప్పుడు దానిని స్థిరాంకం తో గుణించడం వల్ల ఏమి చేయగలరు అంటే మొదట ఈ ప్రాంతాన్ని తీసుకొని స్థిరమైన వోల్టేజ్ ద్వారా గుణించగలను కాబట్టి ఈ ప్రాంతం మీరు త్రిభుజం అని సులభంగా చూస్తారు కాబట్టి ఇది బేస్ మరియు ఎత్తు ½2μs 4 ఆంపియర్లు 4 మైక్రో కూలంబ్ మరియు వోల్టేజ్ సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన శక్తి 2 వోల్ట్ల 4 మైక్రో కూలంబ్స్ 8 మైక్రో జూల్స్ మైక్రో జూల్స్లో శక్తిని అడిగారు కాబట్టి సమాధానం 8 అవుతుంది కాబట్టి మొదట మీరు ఇండక్టర్లో 2 వోల్ట్లు ఉన్నాయని గుర్తించాలి కాబట్టి కరెంట్ సరళంగా పెరుగుతుంది అప్పుడు ఇక్కడ అడిగినది వోల్టేజ్ మూలం ద్వారా పంపిణీ చేయబడిన శక్తి అవుతుంది కాబట్టి వోల్టేజ్ మూలం నుండి ఎంత కరెంట్ ప్రవహిస్తుంది అనేది చూడాలి మరియు అది ఇండక్టర్లోని కరెంట్ మరియు ఈ కరెంట్ సోర్స్ కరెంట్ కలయిక మరియు ఈ కరెంట్ను లెక్కించి దానిని ఇంటెగ్రల్ ని లెక్కించాలి ఎనర్జీ ని పొందడానికి వోల్టేజ్ ద్వారా గుణించాలి ఇది కేవలం వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ ల నెట్వర్క్ మాత్రమే అందువల్ల మొదట కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని మరియు కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని సరిగ్గా వర్తింపజేయవచ్చు ఆపై కొన్ని స్వతంత్ర సోర్స్ లు పవర్ ని వెదజల్లుతున్నాయని గుర్తించండి మరికొన్ని పవర్ ని పంపిణీ చేయవచ్చు ఇక్కడ దీని ద్వారా అందించబడిన పవర్ ని కనుగొనమని అడిగారు కాబట్టి ఎప్పటిలాగే 2 టెర్మినల్ ఎలిమెంట్ ఉంటే వోల్టేజ్ మరియు కరెంట్ను పాసివ్ల సైన్ కన్వెన్షన్తో తీసుకుంటే గ్రహించిన శక్తి V i అవుతుంది అంటే ఈ మూలకం ద్వారా శక్తి గ్రహించబడుతుంది మరియు పంపిణీ చేయబడిన శక్తి ఖచ్చితంగా దీనికి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదట ఇది కష్టం కాదు ఇక్కడ 5 ఆంపియర్లు ఉన్నాయి ఎందుకంటే ఈ కరెంట్ సోర్స్ కుడి వైపున ఉంది మరియు దానిలో ఒక ఆంపియర్ ఆ విధంగా వెళుతోంది కాబట్టి ఇక్కడ మనకు 4 ఆంపియర్లు ఉంటాయి అప్పుడు మీకు చాలా తెలుసు కాబట్టి ఇది ఒక ఆంపియర్లు ఇది 4 ఆంపియర్లు మరియు మళ్ళీ మనకు 4 ఆంపియర్లు ఆ మార్గంలో వెళుతున్నాయి మరియు మైనస్ 5 ఆంపియర్లు ఆ మార్గంలో వెళుతున్నాయి లేదా 5 ఆంపియర్లు పైకి వెళుతున్నాయి కాబట్టి దీనిలోని కరెంట్ ఆ దిశలో 1 ఆంపియర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి చేస్తానంటే ప్రతి మూలకం ద్వారా గ్రహించిన పవర్ ని ఉదాహరణ వలె లెక్కిస్తాను మొదటి విషయం పాసివ్ సైన్ కన్వెన్షన్ కు అనుగుణంగా ఉన్న ప్రతి మూలకం యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ ని సూచిస్తుంది ఇప్పుడు వాటిలో మొదటిది కావలసిన వోల్టేజ్ను ఎంచుకున్నారని తెలియజేయండి కానీ తరువాత కరెంట్ పాసివ్ సైన్ కన్వెన్షన్ కు అనుగుణంగా ఉండాలి కాబట్టి వోల్టేజ్ను 5 వోల్ట్ సోర్స్ కోసం తీసుకుంటాను మరియు వోల్టేజ్ సోర్స్ యొక్క నిర్వచనం ప్రకారం 5 వోల్ట్లు అవుతుంది పాజిటివ్ అని నిర్వచించిన చోట ప్రవహించే కరెంట్ ను తీసుకోవాలి మరియు అది 1 ఆంపియర్ అవుతుంది అదేవిధంగా దీని కోసం 2 వోల్ట్లను తీసుకుంటాము మరియు ఆ దిశలో కరెంట్ ను తీసుకుంటాను మరియు ఆ కరెంట్ 4 ఆంపియర్ అని చూస్తారు మరియు ఈ కరెంటు సోర్స్ కోసం అపసవ్య దిశలో కరెంట్ తీసుకుంటాను మరియు అది 5 ఆంపియర్స్ మరియు సవ్య దిశలో వోల్టేజ్ 5 వోల్ట్లు అని తెలుసు మరలా ఇక్కడ ఈ కరెంట్ 5 ఆంపియర్ మరియు ఈ వోల్టులు కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం నుండి వచ్చిందిఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 7 వోల్ట్లు అవుతుంది మరియు ఈ కరెంట్ సోర్స్ కోసం కరెంటు ను 1 ఆంపియర్ తీసుకుందాం కాబట్టి వోల్టేజ్ 3 వోల్ట్లు అవుతుంది చివరగాసర్క్యూట్ లో ఈ వోల్టేజ్ సోర్స్ కోసం దాని దిశలో 1 ఆంపియర్ కరెంట్ తీసుకుందాం మరియు ఆ దిశలో వోల్టేజ్ 10 వోల్టులు ఉంటుంది కాబట్టి దీని నుండి ప్రతి ఎలిమెంట్ ద్వారా గ్రహించిన శక్తిని లెక్కించగలరు కాబట్టి ఇది 5 వోల్ట్ 1 ఆంపియర్5 వాట్స్ మరియు 5 ఆంపియర్స్5 వోల్ట్లు కాబట్టి 25 వాట్స్ అవుతుందిమరియు దీని కోసం 2 వోల్ట్ల 4 ఆంపియర్ 8 వాట్స్ మరియు ఈ 1 ఆంపియర్ 3 వోల్ట్లు 3 వాట్స్ మరియు ఇందులో 5 ఆంపియర్ 7 వోల్ట్లు కాబట్టి 35 వాట్స్ అవుతుంది చివరగా ఈ దీని కొరకు మనకు 1 ఆంపియర్ 10 వోల్ట్లు 10 వాట్స్ అవుతుంది మరియు అన్ని మూలకాల ద్వారా గ్రహించే పవర్ ని సంకలనం చేస్తారు స్పష్టంగా 0 తో ముగుస్తుందిఇక్కడ ప్రశ్న దీని ద్వారా పంపిణీ చేయబడిన పవర్ కనుగొనాలి ఈ 5 వోల్ట్ సోర్స్ లు ద్వారా గ్రహించబడిన పవర్ 5 వాట్లు అని తెలుసు కాబట్టి దీని ద్వారా పంపిణీ చేయబడిన పవర్ 5 వాట్స్ కానీ వాస్తవానికి మీరు ఏ ఇతర మూలకం ద్వారా గ్రహించిన లేదా పంపిణీ చేయబడిన పవర్ ని లెక్కించవచ్చు దీనిలో మళ్ళీ ప్రశ్న ఏమనగా పంపిణీ చేయబడిన పవర్ కనుగొనాలి నియంత్రిత సోర్స్ ఉంది కానీ సూత్రం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అనగా ఎలిమెంట్ అంతటా ఉన్న వోల్టేజ్ను లెక్కించడం ద్వారా పవర్ ని లెక్కించాలి ఎలిమెంట్ అనేది V x 2 వోల్ట్లు అవుతుంది కాబట్టి Vx దిశలో ప్రవహించే కరెంట్ 5 మిల్లీసీమెన్స్ V x 10 మిల్లియాంప్స్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ కోసం ఈ పొలారిటీ తో వోల్టేజ్ తీసుకుందాం ఆ పొలారిటీలో 2 వోల్టుల కరెంట్ మళ్ళీ పాసివ్స్ సైన్ కన్వెన్షన్ ప్రకారం 10 మిల్లియాంప్స్ అని చాలాసార్లు చెప్పారు కాబట్టి వోల్టేజ్ మూలం ద్వారా గ్రహించిన శక్తి 2 వోల్ట్ 10 మిల్లియాంప్స్ 20 మిల్లీవోల్ట్ల కాబట్టి దీని ద్వారా పంపిణీ చేయబడిన పవర్ వాస్తవానికి 20 అనగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో వాస్తవానికి 2 వోల్ట్ సోర్స్ పవర్ ని గ్రహిస్తుంది మరియు ఈ నియంత్రిత కరెంటు సోర్స్ పవర్ ని పంపిణీ చేస్తుంది ఈ సర్క్యూట్లో కరెంట్ సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన ఎనర్జీ ని t 0 నుండి t 4 మిల్లీసీమెన్లకు వరకు కనుగొనమని అడుగుతారు వాస్తవానికి కరెంటును ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సంభవించే వాస్తవ Vx ను లెక్కించవచ్చు కానీ ఈ ప్రత్యేక సమస్యలో ఏదీ అవసరం లేదని తేలింది కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే V x అనేది వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం మరియు Vx అనేది కెపాసిటర్ అంతటా ఉంటుందని నిర్వచించబడింది కాబట్టి Vx పరంగా కరెంట్ సోర్స్ అంతటా వోల్టేజ్ ను లెక్కించి నట్లయితే V x అనేది V x ఉంటుంది కాబట్టి కరెంటు సోర్స్ అంతటా ఎల్లప్పుడూ 0 వోల్ట్ ఉంటాయి కాబట్టి కరెంటు సోర్స్ ద్వారా గ్రహించే ఎనర్జీ ఎల్లప్పుడూ 0 గా ఉంటుంది మరియు తరువాత ఎనర్జీ పంపిణీ చేయబడుతుంది అంటే స్పష్టంగా 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో కంట్రోల్డ్ సోర్స్ ఎనర్జీ ని పంపిణీ చేస్తుంది కరెంట్ సోర్స్ అంతటా 0 వోల్ట్లు ఉన్నందున పంపిణి చేసిన ఎనర్జీ 0 కి సమానం అవుతుంది ఇది పాసివ్ ఎలిమెంట్ లను గుర్తించమని అడిగే బహుళ ఎంపిక ప్రశ్న మరియు ఇది చాలా సూటిగా ఉంది I మరియు V అనేది పాసివ్ సైన్ కన్వెన్షన్ కి అనుగుణంగా ఎంచుకున్నది IV లక్షణాల అంశాలను ప్లాట్ చేస్తాము కాబట్టి రెండవ క్వాడ్రంట్ లేదా నాల్గవ క్వాడ్రంట్లో లక్షణాలను కలిగి ఉంటే పాసివ్ కాదు ఇది నాల్గవ క్వాడ్రంట్లో దానిలో ఏ భాగాన్ని కలిగి లేదని మీరు చూస్తున్నారు మరియు ఇది రెండవ మరియు నాల్గవ క్వాడ్రంట్ రెండింటిలోనూ ఉంది కాబట్టి b మరియు d పాసివ్ కావు మరియు సి పాసివ్ అని ఇక్కడ ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఈ సర్క్యూట్ సంక్లిష్టంగా కనిపిస్తుంది ప్రాథమికంగా ఇది ఒక అభ్యాసం మరియు సూపర్ పొజిషన్ ఉపయోగించి రెండూ సర్క్యూట్ల ను పరిష్కరించడం మరియు తరువాత కొన్ని సోర్స్ ల ద్వారా పంపిణీ చేయబడిన పవర్ ని లెక్కించాలి ఇప్పుడు 2 వోల్ట్ సోర్స్ ద్వారా పంపిణీ చేయబడిన పవర్ ని కనుగొనండి అని అడుగుతారు అంటే కరెంట్ను లెక్కించాలి కాబట్టి ఈ పొలారిటీ వోల్టేజ్ 2 వోల్ట్లు మరియు వోల్టేజ్ సోర్స్ ద్వారా గ్రహించిన పవర్ ని లెక్కించాలి ఇది 2 వోల్ట్ల I కాబట్టి ఇప్పుడు బహుళ స్వతంత్ర సోర్స్ లు ఉన్నాయి మరియు దీనిని సూపర్ పొజిషన్ ద్వారా కనుగొనాలి కాబట్టిఇక్కడ ప్రతి స్టెప్ వివరాలు చూపించబడదు కానీ ఇక్క్డడ 4 దృశ్యాలను చూస్తారు సూపర్ పోజ్ అయి ఉండాలి 4 స్వతంత్ర సోర్స్ లు ఉన్నాయి సూపర్పొజిషన్ కోసం ఒక ఒక సోర్స్ ను మాత్రమే నాన్ జీరొ గా మిగతా అన్ని ఇతర సోర్స్ లను 0 కి సెట్ చేయాలి మరియు కొన్ని పరిష్కారాలను చెప్పినప్పుడు కొన్ని వోల్టేజీలు లేదా కరెంట్ ఫలితంగా వచ్చిన వోల్టేజీలు మరియు కరెంట్ సూపర్ పోజ్ చేయాలి కానీ పవర్ కాదు కాబట్టి మనం అలా చేద్దాం మొదట 2 వోల్ట్ సోర్స్ ను తీసుకుందాం మరియు ఈ వోల్ట్ 0 కి సెట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది2MA దగ్గర ఓపెన్ సర్క్యూట్ మరియు 2v దగ్గర షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి సర్క్యూట్ లో 2 కిలోΩలు మరియు 1 కిలోΩలు అనుసందానం చేయబడ్డాయి మరియు మీరు 2v కోసం పరిష్కరించవచ్చు2v దిశలో ప్రవహించే కరెంట్ 1 మిల్లీ ఆంపియర్ అని కనుగొంటాము తరువాత ఇతర వోల్టేజ్ సోర్స్ 1 వోల్ట్ ని తీసుకుంటే ఈ దిశలో కరెంట్ 1 4 మిల్లీ ఆంపియర్ అవుతుంది ఈ కరెంట్ సోర్స్ ఫాక్టర్ ని మాత్రమే కలిగి ఉన్న మూడవ కేసును తీసుకుందాం ఈ సందర్భంలో 4 మిల్లీ ఆంపియర్ ఉంటుంది సర్క్యూట్ లో ప్రవహించే కరెంట్ 1 మిల్లీ ఆంపియర్ గా మారుతుంది మళ్ళీ దీని కోసం కనుగొనవచ్చు మరియు తెలుసుకోవచ్చు చివరకు వోల్టేజ్ సోర్స్ లలో చివరిది 8 వోల్ట్లు ఉంటుంది ఇక్కడ కరెంట్ను లెక్కించినట్లయితే అది 12మిల్లీ ఆంపియర్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం కరెంటు ను కూడితే 1 1 4 ½1 అవుతుంది అనగా 2 25 మిల్లీ ఆంపియర్ అవుతుంది కాబట్టి 2 వోల్ట్ సోర్స్ ద్వారా గ్రహించే శక్తి 2 వోల్టుల 2 25 మిల్లీ ఆంపియర్ 4 5 మిల్లీ వాట్స్ అవుతుంది కాబట్టి దీని నుంచి పంపిణీ చేయబడిన శక్తి ప్రతికూలంగా ఉంటుంది ఇది 4 5 మిల్లీ వాట్స్ అవుతుంది ఈ ప్రశ్న చాలా సులభం ఏమనగా స్వతంత్ర KCL సమీకరణాల సంఖ్యను కనుగొనాలి అనగా నోడ్ ల సంఖ్యను లెక్కించడం ఇక్కడ నోడ్ అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలను అనుసందానం చేసే పాయింట్ కాబట్టి సర్క్యూట్లో కనెక్షన్ యొక్క పాయింట్లు నోడ్ లుగా గుర్తించబడ్డాయి ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలు అనుసందానం చేయబడ్డాయి కాబట్టి మనకు 1 2 3 4 5 6 7 మరియు స్వతంత్ర KCL సమీకరణాల సంఖ్య ను నోడ్ల సంఖ్య 1 గా వ్రాస్తే అది 7 1 6 అవుతుంది ఇక్కడ అదే సర్క్యూట్ తీసుకుందాం ఈసారి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా సమీకరణాల సంఖ్యను కనుగొనమని అడిగారు కాబట్టిఇక్కడ చేసేదేమిటంటే మళ్ళీ నోడ్స్ను గుర్తించి ఆపై గుర్తించిన సర్క్యూట్ యొక్క గ్రాఫ్ను గీయాలి ఇంతకు ముందు లాగానే నోడ్లను గుర్తించాలి కాబట్టి నోడ్ల సంఖ్య 7 మరియు శాఖలు గుర్తించాలి ప్రాథమికంగా శాఖల్లోని ప్రతి మూలకం లెక్కించవలసి ఉంటుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి కాబట్టి శాఖల యొక్క సంఖ్య 11 స్వతంత్ర లూప్ సంఖ్య B N 1 అని తెలుసు ఇది 5 గా వస్తుంది కాబట్టి పొరపాటు చేయకుండా యథావిధిగా ఇవన్నీ సరిగ్గా చేయగలరని ఆశిస్తున్నాము అప్పుడు ఇక్కడ వివరణను తిరిగి చూడకండి మరియు సమస్యను స్వతంత్రంగా పరిష్కరించండి మరియు అదే సమాధానం లభిస్తుందని నిర్ధారించుకోండి ఇంకొక విషయం ఏమిటంటే పొరపాటు చేస్తే తిరిగి వెళ్లి ఎక్కడ పొరపాటు చేశారో చూడండి మరియు దానిని సరిగ్గా అర్థం చేసుకోండి తద్వారా సాధ్యమైనంతవరకు తప్పును పునరావృతం చేయరు